హలో చివరి అధ్యాయం లో మేము మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడటం ప్రారంభించాము కాబట్టి మేము ఆప్ యాంప్ ఉపయోగించి సాధారణ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్తో ప్రారంభించాము అప్పుడు నేను ట్రాన్సిస్టర్ BFP 520 గురించి పేర్కొన్నాను అప్పుడు నేను ఇచ్చిన బయాసింగ్ పరిస్థితులకు ట్రాన్సిస్టర్ యొక్క S పారామితులు గురించి పేర్కొన్నాను మరియు ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ S21 తగ్గిపోతుంది మరియు ఇది S11 యొక్క ప్లాట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో S11 నాన్ జీరో విలువను కలిగి ఉందని గమనించండి అందువల్ల ఇన్పుట్ వైపు మరియు అవుట్పుట్ వైపు ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను డిజైన్ చేయడం చాలా ముఖ్యం అందువల్ల మేము పరికరం కోసం Γin యొక్క డెరివేషన్ చూశాము ఇది ఇక్కడ ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడింది అప్పుడు మేము పరికరం యొక్క Γout డెరివేషన్ చూశాము అది ఇక్కడ ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది ఆ తర్వాత మేము యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ కనుగొనేందుకు మాసన్స్ సిగ్నల్ ఫ్లో రూల్ ఉపయోగించాం అక్కడ మన లక్ష్యం b2bs ను తెలుసుకోవడానికి మరియు మేము ఈ సిగ్నల్ ఫ్లో ని ఉపయోగించాము ఆపై మాసన్స్ సిగ్నల్ ఫ్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములాను వర్తింపజేసాము మరియు ఆ తరువాత మేము పాయింట్ bs నుండి b2 వరకు గల పాత్ ని లెక్కించాము మరియు తరువాత భిన్నమైన లూప్స్ ఏమిటో కనుగొన్నాము ఆపై మొత్తం b2 bs ను కనుగొన్నాము ఆ తరువాత మేము మూడు వేర్వేరు గెయిన్ వ్యక్తీకరణలను చూశాము ఆపరేటింగ్ పవర్ గెయిన్ తరువాత ట్రాన్స్డ్యూసర్ పవర్ గెయిన్ అప్పుడు మేము అందుబాటులో ఉన్న పవర్ గెయిన్ గురించి మాట్లాడాము మరియు ఈ రెండూ Γin Γ మరియు Γ Γ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది ఆ తరువాత మేము ట్రాన్స్డ్యూసర్ పవర్ గెయిన్ కోసం వ్యక్తీకరణను చూశాము మరియు ఈ ప్రత్యేకమైన వ్యక్తీకరణను ఇక్కడ చూశాము కాబట్టి చివరి అధ్యాయం లో మేము వదిలి పెట్టిన పాయింట్ ఇది ఇప్పుడు ఇక్కడి నుండి కొనసాగిద్దాం కాబట్టి నేను చెప్పినట్లుగా ఈ టర్మ్ ఇన్పుట్ వైపుకు అనుగుణంగా ఉంటుంది ఇది సరైన ఇన్పుట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను ఉపయోగించడం ద్వారా గరిష్టీకరించబడుతుంది S21 పరికరం వల్ల ఇది గెయిన్ మరియు అవుట్పుట్ మ్యాచింగ్ నెట్వర్క్ను సరిగ్గా డిజైన్ చేయడం ద్వారా ఈ టర్మ్ ని ఆప్టిమైజ్ చేయవచ్చు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది ఈ ఇన్పుట్ వైపు ఉంది కానీ Γin ΓL పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అవుట్పుట్ మీద ఆధారపడటం వలన ఇక్కడ అదేవిధంగా ఉంటుంది ఈ ప్రత్యేక వ్యక్తీకరణలో మీరు అక్కడ Γout ఉందని చూడవచ్చుకానీ Γout Γs మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నిజంగా మాట్లాడితే ఈ అవుట్పుట్ మళ్ళీ ఇన్పుట్ వైపు ఆధారపడి ఉంటుంది కాబట్టి విషయాలను సరళంగా చేయడానికి మేము కొన్ని కేసులను తీసుకోబోతున్నాము ఈ కేసులను ఒక్కొక్కటిగా తీసుకుందాం కాబట్టి మనం తీసుకోబోయే మొదటి కేసు కేసు 1 మ్యాచ్డ్ ట్రాన్స్డ్యూసెర్ పవర్ గెయిన్ దీని అర్థం నిజంగా Γs 0 మరియు ΓL 0 అయితే మునుపటి వ్యక్తీకరణ ఇక్కడ ఈ ప్రత్యేక టర్మ్ మాత్రమే తగ్గుతుంది కాబట్టి ఇది ఒక రకంగా స్పష్టమైనది ఎందుకంటే పరికరం యొక్క S పారామితులను ఎలా కొలుస్తారు ఎందుకంటే S పరామితిని కొలవడానికి మీరు ఏమి చేస్తారు ఇది అవుట్పుట్ మరియు ఇన్పుట్ వైపు 50 Ω తో ముగించబడినది కాబట్టి ఇది 50 Ω అయితే Γs విలువ 0 కి సమానంగా ΓL విలువ 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది మ్యాచ్డ్ గెయిన్ ఇప్పుడు యూనీలేటరల్ ట్రాన్స్డ్యూసెర్ పవర్ గెయిన్ యొక్క ప్రత్యేక సందర్భం తీసుకుందాంఇది S12 0 అయినప్పుడు నిర్వచించబడుతుంది అంటే పవర్ ఫ్లో ఒక దిశలో మాత్రమే ఉంటుంది మరియు మరొక దిశలో పవర్ ఫ్లో ఉండదు అందుకే దీనిని యూనీలేటరల్ కేసు అని పిలుస్తారు బైలేటరల్ పవర్ ఫ్లో రెండు దిశలలో ఉంటుంది కాబట్టి S12 0 అయినప్పుడుΓin లేదా Γout టర్మ్ ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ లేదని మీరు చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు Γin విలువ S11 కు మరియు Γout S22 కు సమానం S12 విలువ 0 కి సమానం అయినప్పుడు ఇప్పుడు Gtu నుండి గరిష్టంగా యూనీలేటరల్ ట్రాన్స్డ్యూసెర్ పవర్ గెయిన్ ఏమిటో తెలుసుకోవచ్చు ఇది Gtumax చేత నిర్వచించబడింది మరియు Γs S ఉన్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది Γs విలువ Γinఅయి ఉండాలని దయచేసి ఇక్కడ గుర్తుంచుకోండి కానీ Γin ఇప్పుడు S11ΓL కి సమానం అది Γout కు సమానంగా ఉండాలి కానీ S12 0 Γout S22 కాబట్టి ΓL ఇప్పుడు S మేము ఈ విలువను ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తాము కాబట్టి ఈ వ్యక్తీకరణ ఈ ప్రత్యేక వ్యక్తీకరణకు సులభతరం ఎలా చేస్తుందో ఇక్కడ చూద్దాం కాబట్టి దాని మాగ్నిట్యూడ్ S 2 అవుతుంది ఇక్కడ ఇది S11 Γs విలువ S కాబట్టి S11 ను S తో గుణిస్తే S 2 అవుతుంది కాబట్టి మీరు చూడగలరు అక్కడ ఒక 1 S 2 ఇక్కడ ఒక 1 S 2 ఉంది మరియు ఆ మొత్తము స్క్వేర్ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ లలో ఒకటి రద్దు చేయబడుతుంది మనకు 1 మిగిలి ఉంది అదేవిధంగా ఈ టర్మ్ ఇక్కడ సరళీకృతం చేయబడినది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే Γ విలువ 0 ఉన్నప్పుడు Gtm S 2 అని ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు కానీ ఈ వ్యక్తీకరణ మనకు S2 ను ఇస్తుందని ఇప్పుడు చూద్దాం కానీ ఇప్పుడు S 0 కి సమానం కాకపోతే S11 0 5 అని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుంది S11 దానిలో 0 75 ఉంటుంది ఈ టర్మ్ ఇప్పుడు 4 బై 3 కి సమానంగా ఉంటుంది కాబట్టి గెయిన్ దాదాపు 1 33 పెరుగుతుంది మనం సరైన ఇంపిడెన్స్ మ్యాచింగ్ చేస్తే ఇక్కడ చుస్తే S22 విలువ 0 6 అనుకునే ఉదాహరణను చూద్దాం 36 కాబట్టి 1 0 36 విలువ 0 64 కు సమానంగా ఉంటుంది కాబట్టి 1 డివైడెడ్ బై 0 64 ఈ మొత్తం గెయిన్ సుమారు 1 6 రెట్లు ఉందని మీరు చెప్పగలరు కాబట్టి ఇన్పుట్ వైపు మరియు అవుట్పుట్ వైపు రెండింటిలో ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను సరిగ్గా డిజైన్ చేయడం ద్వారా చాలా ఎక్కువ గెయిన్ పొందవచ్చు అయితే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద మీరు యాంప్లిఫైయర్ డిజైన్ చేయాలనుకున్నప్పుడల్లా మీరు యాంప్లిఫైయర్ యొక్క స్టెబిలిటీ ని తనిఖీ చేయడం చాలా ముఖ్యం కాబట్టి యాంప్లిఫైయర్ యొక్క స్టెబిలిటీ ని ఎలా నిర్వచించాలో చూద్దాం యూనీలేటరల్ కేసును తీసుకుందాం ఈ పరిస్థితిలో S12 0 అంటే సిగ్నల్ ఒక దిశలో మాత్రమే వెళ్లడాన్ని యూనీలేటరల్ గా నిర్వచించబడింది అంటే వ్యతిరేక దిశలో వెళ్ళే సిగ్నల్ లేదు అంటే S12 0 మరియు అక్కడ ఇన్పుట్ వైపుకు వెళ్ళే ఫీడ్బ్యాక్ లేకపోతే ఈ ప్రత్యేకమైన విషయం ఎల్లప్పుడూ స్టేబుల్ గా ఉంటుంది అంటే ఇది అన్ కండీషనల్లీ స్టేబుల్ గా ఉంటుంది మరియు ఈ ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు Γin విలువ S11 కు సమానంగా ఉంటుంది మీరు S12 ను 0 కి సమానంగా మార్చవచ్చు మరియు Γout విలువ S22 కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇది యూనీలేటరల్ కేసు అయితే ఇది ఎల్లప్పుడూ స్టేబుల్ గా ఉంటుంది ఇప్పుడు బైలేటరల్ కేసు S12 విలువ 0 కి సమానం కాదు అప్పుడు మేము యాంప్లిఫైయర్ యొక్క స్టెబిలిటీ ని తనిఖీ చేయాలి కాబట్టి యాంప్లిఫైయర్ యొక్క స్టెబిలిటీ ని తనిఖీ చేయడానికి మనం రెండు పనులు చేయాలి ఒకటి మనం స్టెబిలిటీ ఫ్యాక్టర్ యొక్క K విలువ ఏమిటో చూడాలి కాబట్టి K ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది తరువాత ఈ ప్రత్యేక వ్యక్తీకరణను ఎలా ఉపయోగించాలో నేను మీకు చెప్తాను కాబట్టి ఇప్పుడు దీనిని తీసుకుందాం యాంప్లిఫైయర్ స్టేబుల్ గా ఉండటానికి షరతులు ఏమిటి మొదటి విషయం Δ1 ఉండాలిΔ ఏమిటి ఇది S మ్యాట్రిక్స్ యొక్క డిటెర్మినెంట్ ను నిర్ణయిస్తుంది అది S11 S22 S12 S21 మరియు Δ 1 మరియు K 1 ఉన్నప్పుడు అప్పుడు యాంప్లిఫైయర్ అన్ కండీషనల్లీ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి Δ 1 అయితే ఏమి జరుగుతుంది చాలా పరికరాల లో Δ విలువ 1 కన్నా ఎక్కువ ఉండదు అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎక్కువ పరికరాలకు Δ విలువ సాధారణంగా 1 కన్నా తక్కువ కానీ ఏదిఏమైనా Δ 1 అయితే ఆ ప్రత్యేక పరిస్థితిలో K విలువ 1 కన్నా తక్కువ ఉండాలి కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి Δ 1 అయితే K విలువ 1 కంటే ఎక్కువగా ఉండాలి Δ 1 అయితేయాంప్లిఫైయర్ అన్ కండీషనల్లీ స్టేబుల్ గా ఉండాలంటే K విలువ 1 కన్నా తక్కువ గా ఉండాలి ఇప్పుడుస్టెబిలిటీ సర్కిల్స్ యొక్క డెరివేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాంస్టెబిలిటీ సర్కిల్స్ అంటే ఏమిటో నేను తదుపరి స్లైడ్ ద్వారా స్పష్టంగా చెబుతాను కాబట్టి అన్ కండీషనల్ స్టెబిలిటీ కోసం Γout విలువ 1 కంటే తక్కువ లేదా సమానంగా ఉండడానికి కండీషన్స్ చూద్దాం మీరు నిజంగా స్మిత్ చార్ట్ గురించి ఆలోచించాలి స్మిత్ చార్ట్ లో గామా1 సర్కిల్ ను సూచిస్తుంది మరియు ఆ సర్కిల్లో వాస్తవానికి ఇంపిడెన్స్ పాజిటివ్ గా ఉండటానికి కావలసిన అన్ని రియల్ విలువలను సూచిస్తుంది ఇమాజినరీ భాగం పాజిటివ్ లేదా నెగిటివ్ కావచ్చు కానీ ఇంపిడెన్స్ యొక్క రియల్ భాగం నెగిటివ్ గా ఉంటే ఆ ప్రత్యేక పరిస్థితిలో Γout విలువ 1 కంటే ఎక్కువ ఉంటుంది మనం ఇక్కడ శీఘ్రంగా ఒక ఉదాహరణను తీసుకుందాం ఇప్పుడు ఊహించుకోండి Zout 10 యొక్క ఉదాహరణ తీసుకుందాం అప్పుడు Γout కోసం వ్యక్తీకరణ ఏమిటి ఇది Zout Z0 డివైడెడ్ బై Zout Z0 కు సమానం మనం Zout విలువ 10 తీసుకుంటే అప్పుడు Γout విలువ 10 50 ఉంటుంది అది 60 డివైడెడ్ బై 1050 అది 40 అవుతుంది కాబట్టి 60 బై 40 విలువ 1 5 అవుతుంది ఆ ప్రత్యేక సందర్భంలో Γout మాగ్నిట్యూడ్ 1 ఉంటుంది రియల్ ఇంపిడెన్స్ల యొక్క అన్ని పాజిటివ్ విలువలకు Γout ఎల్లప్పుడూ 1 కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఆ ప్రత్యేక సందర్భంలో లోడ్ ఇంపిడెన్స్ల యొక్క అన్ని విలువలకు ఇది అన్ కండీషనల్లీ స్టేబుల్ గా ఉంటుందని మేము చెప్తాము కాబట్టిΓout కోసం వ్యక్తీకరణ ప్రారంభిద్దాం కాబట్టి ఇది Γout కోసం వ్యక్తీకరణఇది 1 కు సమానం అయినప్పుడు మేము లిమిటింగ్ కేసు ను ఉంచుతాము మరియు ఇప్పుడు Γout విలువను ఇక్కడ ప్రతిక్షేపిస్తేఈ టర్మ్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన పదాన్ని ఇక్కడ సరళీకృతం చేయాలి కాబట్టి ఇప్పుడు S22 Δ Γsఅనే న్యూమరేటర్ భాగాన్ని చూద్దాం ఎందుకంటే దాని యొక్క మ్యాగ్నిట్సూడ్ ఒక కాంప్లెక్స్ నంబర్ ఉంది కాబట్టిఅది దాని యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ తో గుణించాలి డినామినేటర్ ఇక్కడకు వెళుతుంది కాబట్టి ఇది ఇక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఈ పదాలను గుణించాలి S22 ఇక్కడ ఈ టర్మ్ ద్వారా గుణించాలి కాబట్టి ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ అని మీరు చూడవచ్చు ఆ టర్మ్ ఇక్కడకు వస్తుంది ఆ కాంప్లెక్స్ కాంజుగేట్ ఇక్కడకు వస్తుంది ఇది S Δ మరియు Γ ను ఎంచుకుంటుంది కాబట్టి ఇప్పుడు మేము ఈ రెండింటిని గుణిస్తాము కాబట్టి S22 x S విలువ S2 ఆపై S తర్వాత Δ స్టార్ Γ అవుతుంది అప్పుడు ఇక్కడ నుండి Δ Γs S22 స్టార్ లేదా మీరు S చెప్పగలరు మరియు ఇది దీనితో గుణించడం వలన Δ2 Γ 2 అవుతుంది అదేవిధంగా మనం కుడి వైపున వ్రాయవచ్చు ఇది 1 1 S11 Γs అప్పుడు S Γ ఎందుకంటే ఇది లోపలికి వస్తుంది ఆపై ఇది ఈ రెండు టర్మ్ ల ప్రాడక్ట్ కి అనుగుణంగా ఉండే మాగ్నిట్యూడ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేసాము మేము Γs టర్మ్ ల ను వేరుచేశాం కాబట్టి |Γs|2 సంబంధిత కోఎఫిషియెంట్ ఇక్కడ ఇవ్వబడుతుంది మీరు అప్పుడు Γs టర్మ్ తర్వాత Γs టర్మ్ మరియు మిగిలినవి అన్ని కలిసి ఇక్కడ నుండి చూడగలరుకాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన విషయాన్ని సర్కిల్ రూపంలో సూచించవచ్చు కాబట్టి సర్కిల్ యొక్క రూపం ఏమిటో చూద్దాం కాబట్టి ఇది పోలార్ కోఆర్డినేట్లోని ఒక సర్కిల్ యొక్క సమీకరణం మీకు సర్కిల్ యొక్క సమీకరణం x2 y2 a2 అని తెలిసి ఉండవచ్చు ఇది దీర్ఘచతురస్రాకార కోఆర్డినేట్లో ఉంటుంది లేదా మేము కార్టిసియన్ కోఆర్డినేట్ అని చెప్తాము పోలార్ కోఆర్డినేట్లలో ఇది సమీకరణం కాబట్టి ఇక్కడ ఈ సమీకరణం ఏమిటి Γs అనేది సోర్స్ రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ అని చూద్దాం ఇది స్టెబిలిటీ సర్కిల్ యొక్క సెంటర్ మరియు ఇది స్టెబిలిటీ సర్కిల్ యొక్క రేడియస్ కాబట్టి ఈ టర్మ్ ని విస్తరించుకుందాం కనుక ఇది Γs cs దాని యొక్క కాంజుగేట్ విలువ తో గుణించిన rs రియల్ విలువ ఎందుకంటే రేడియస్ రియల్ విలువగా ఉండాలి కాబట్టి అది అలాగే ఉంది ఇప్పుడు మేము ఈ ప్రత్యేకమైనదాన్ని తెరిచాము మనకు Γ 2 ఉంది ఇతర టర్మ్ లు ఈ టర్మ్ లను గుణించి పొందబడతాయి కాబట్టి Γ cs cs Γ cs 2 అది rs 2 కు సమానం కాబట్టి ఇప్పుడు మునుపటి సమీకరణం నుండి ఈ ప్రత్యేక టర్మ్ ద్వారా మనం ఈ ప్రత్యేక రూపంలో సమీకరణాన్ని వ్రాయవచ్చు ఇప్పుడు 2 మరియు 3 సమీకరణాన్ని పోల్చి చూస్తే మన దగ్గర ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి Γ2 ఉన్నట్లే ఇది Γ c ఉంది కాబట్టి ఇది c అవుతుంది ఇది c Γ కాబట్టి ఈ టర్మ్ cs అవుతుంది కాబట్టి cs ఇక్కడ ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడింది rs విలువను ఎలా కనుగొనాలి కాబట్టి Γs టర్మ్ లేని ఒక టర్మ్ ఇది కాబట్టి ఇక్కడ దీనికి అనుగుణంగా మీరు ఇప్పుడు ఇది cs 2 r 2 అవుతుందని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు c యొక్క వ్యక్తీకరణ ఏమిటో మనకు ఇప్పటికే తెలుసు కాబట్టిcs విలువను ఇక్కడ ప్రతిక్షేపించాలి మరియు rs కోసం సరళీకృతం చేయడం ద్వారా మనం స్టెబిలిటీ సర్కిల్ యొక్క రేడియస్ వ్యక్తీకరణను పొందవచ్చు ఇదే తరహాలో లోడ్ కోసం స్టెబిలిటీ సర్కిల్ యొక్క సెంటర్ మరియు రేడియస్ ని తెలుసుకోవచ్చు కాబట్టి లోడ్ కోసం ఒక సర్కిల్ యొక్క సమీకరణం చాలా సారూప్య పద్ధతిలో ఉంటుంది ΓL cl2 rl2 మరియు ఈ సిమ్మెట్రీ ను ఉపయోగించడం ద్వారా cl మరియు rl యొక్క వ్యక్తీకరణను తెలుసుకోవచ్చు కాబట్టి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఈ విభిన్న స్టెబిలిటీ సర్కిల్స్ ను ఎలా లెక్కించాలో మరియు స్మిత్ చార్టులో ఇవి ఎలా సూచించబడుతాయో మీరు అర్థం చేసుకున్నారా కాబట్టి ఈ ఉదాహరణ లో 800 MHz వద్ద ట్రాన్సిస్టర్ యొక్క S పారామితులు ఇవ్వబడినవి ఇవి S పారామితులు స్మిత్ చార్టులో ట్రాన్సిస్టర్ స్టెబిలిటీ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము మరియు స్టెబిలిటీ సర్కిల్స్ లను ప్లాట్ చేయాలనుకుంటూన్నాము కాబట్టి S పారామితుల యొక్క ఇచ్చిన విలువల కొరకు మనం Δ మరియు K యొక్క విలువను కనుగొనవలసి ఉంది కాబట్టి ఇది ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది ఈ S పారామితి విలువలు ఇవ్వబడ్డాయి కాబట్టి మేము S పారామితులు యొక్క ఈ విలువలను ప్రత్యామ్నాయం చేయవచ్చు మరియు తరువాత రెండు కాంప్లెక్స్ గణన Δ కోసం పొందిన విలువ ఇది Δ 1 యొక్క మగ్నిట్యూడ్ అని మనం చూడవచ్చు మనం ఇప్పుడు K యొక్క వ్యక్తీకరణలో K యొక్క విలువను తెలుసుకుందాంఅక్కడ కాంప్లెక్స్ నంబర్స్ ఏవీ లేవుఅన్ని మ్యాగ్నిట్వూడ్ కాబట్టి గణన చాలా సులభం కాబట్టి మేము ఈ విలువలను ప్రతిక్షేపిస్తాము మరియు K 0 547 అని తెలుసుకుంటాము అంటే ఇది 1 కన్నా ఎక్కువ కాదు అందువల్ల ఈ ప్రత్యేకమైన ట్రాన్సిస్టర్ అన్ కండీషనల్ గా స్టేబుల్ గా లేదు కానీ యాంప్లిఫైయర్ అన్ స్టేబుల్ గా ఉందని చెప్పడానికి బదులుగా మేము సాధారణంగా ట్రాన్సిస్టర్ కండీషనల్ గా స్టేబుల్ గా ఉందని పిలిచే కొద్దిగా భిన్నమైన టర్మ్ ని ఉపయోగిస్తాము నిజంగా దీని అర్థం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో ఈ ప్రత్యేకమైన ట్రాన్సిస్టర్ స్టేబుల్ గా ఉండవచ్చు మరియు మీరు ఆ పరిస్థితిని సంతృప్తిపరిస్తే అప్పుడు ఈ ట్రాన్సిస్టర్ను యాంప్లిఫైయర్గా ఉపయోగించవచ్చు కానీ నేను ఆసిలేటర్ గురించి చర్చించినప్పుడు ఈ ప్రత్యేక ట్రాన్సిస్టర్ అన్ కండీషనల్ గా ఉంటుంది అనే విషయం నేను చెప్పబోతున్నాను కాబట్టి దయచేసి ఇక్కడ కలపవద్దు ఎందుకంటే మేము ఈ ట్రాన్సిస్టర్ను యాంప్లిఫైయర్గా డిజైన్ చేస్తున్నాము యాంప్లిఫైయర్ స్టేబుల్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మేము ఆ పరిస్థితులు ఏమిటో తెలుసుకోబోతున్నాము ఈ పరిస్థితుల కోసం ట్రాన్సిస్టర్ స్టేబుల్ గా ఉంటుంది మరియు ఆసిలేటర్ డిజైన్ కోసం ఏ పరిస్థితి లో ట్రాన్సిస్టర్ అన్ స్టేబుల్ గా ఉందో మనం చూస్తాము ఆపై ఆసిలేటర్ డిజైన్ కు అన్ స్టేబుల్ రీజియన్ ని ఉపయోగిస్తాము స్టెబిలిటీ సర్కిల్స్ ప్లాట్స్ నుండి ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి cs మరియు rs యొక్క వ్యక్తీకరణను ఉపయోగించడం ద్వారా మనం S పరామితి యొక్క ఇచ్చిన విలువల కొరకు cs మరియు rs విలువలను లెక్కించవచ్చు కాబట్టి ఇది cs విలువ మరియు ఇది rs యొక్క విలువ మరియు అవుట్పుట్ స్టెబిలిటీ సర్కిల్కు అనుగుణంగా ఉంటాయి ఇవి cl మరియు rl యొక్క విలువలు Cs విలువ ఇప్పుడు 1 79 కు సమానమని మీరు ఇక్కడ చూడవచ్చు 1 79 విలువ స్మిత్ చార్ట్ లోపల ఉండదు స్మిత్ చార్ట్ కేవలం ΓL విలువ 1 లేదా అంతకంటే తక్కవ ఉండేలా సూచించబడుతుంది అని దయచేసి గుర్తుంచుకోండి ఇక్కడ ఇది Γs యొక్క సెంటర్ మరియు రేడియస్ అది ఇన్పుట్ స్టెబిలిటీ సర్కిల్ కాబట్టి మేము ఎలా గుర్తించాలి కాబట్టి మీరు ఏమి చేయాలి మీరు ఇక్కడ ఈ ప్రత్యేక దూరాన్ని కొలుస్తారు ఈ ప్రత్యేకమైన దాన్ని ఒకటిగా పిలుస్తారుకాబట్టి ఇప్పుడు మాకు 1 7 అవసరం ఈ ప్రత్యేక దూరం 10 cm అని అనుకుందాం కాబట్టి ఇది 10 cm ఉంటే 1 కాబట్టి మీరు 122º కోణంలో ఈ ప్రత్యేక లైన్ గీస్తాము కాబట్టి ఈ కోణం 122º ఉంటుంది కాబట్టి ఇది సెంటర్ cs ను సూచిస్తుంది ఇప్పుడు మీరు rs 1 04 చూడగలరుఇది మేము 10 cm గా ఊహించుకుంటేఇప్పుడు అది 10 4 cm 4 రేడియస్ తో మీరు ఈ ప్రత్యేకమైన సర్కిల్ ని గీస్తారు కాగితం పై మీరు స్మిత్ చార్ట్ నుండి బయటకు వెళుతున్నందున ఆ సర్కిల్ ని గీయలేకపోవచ్చు మీరు నిజంగా చేయగలిగేది ఇక్కడ ఈ సంఖ్య యొక్క వ్యత్యాసాన్ని లెక్కించండి కాబట్టి 1 79 1 04 ఇది 0 75 కు సమానం అవుతుంది కాబట్టి ఇది 10 cm అని ఊహించుకుంటే 0 5 cm అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన పాయింట్ ను ఇక్కడ గుర్తించి ఆపై ఈ ప్రత్యేకమైన ఆర్క్ను గీయండి కాబట్టి మీరు దానిని గీయలేక పోయినప్పటికీ ఇప్పుడు అవుట్పుట్ స్టెబిలిటీ సర్కిల్స్ ను చూద్దాం మేము సెంటర్ ని గుర్తించాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇది ఒక 48º కోణంలో ఉంది కాబట్టి48º కోణంలో ఒక లైన్ గీయండిఅప్పుడు 1 45 ఈ ప్రత్యేకమైన విషయం యొక్క వ్యత్యాసాన్ని మీరు చూస్తే ఆ వ్యత్యాసం 0 85 అవుతుంది కాబట్టి ఇది ఒకటి అయితే ఈ నిర్దిష్ట పాయింట్ ను 0 85 గా గుర్తించి ఈ ప్రత్యేకమైన ఆర్క్ లేదా సర్కిల్ను గీయండి ఇప్పుడు ఇది Γsకోసం అన్ స్టేబుల్ రీజియన్ ఇది ΓL కోసం అన్ స్టేబుల్ రీజియన్ కాబట్టి మీరు ఈ ప్రత్యేక రీజియన్ ని ఇక్కడ తప్పించాల్సిన అవసరం ఉంది ఈ ప్రత్యేక రీజియన్ లో Γs విలువను ఎన్నుకోవద్దుఈ ప్రత్యేక రీజియన్ లో ఇక్కడ ΓL విలువను ఎంచుకోవద్దు కాబట్టి మీరుΓs మరియు ΓL విలువలను ఎంచుకుంటే ఈ ప్రత్యేక రీజియన్ లోఆ యాంప్లిఫైయర్ అన్ స్టేబుల్ గా మారుతుంది అయితే మేము ఆసిలేటర్ను డిజైన్ చేయాలనుకున్నప్పుడుఈ ప్రత్యేక రీజియన్ లో Γs యొక్క విలువలను మరియు ఈ ప్రత్యేక రీజియన్ లో ΓL కోసం ఎంచుకోవాలి కాబట్టి ఆసిలేటర్ యొక్క భావనను పరిచయం చేయడానికి ఆసిలేటర్ కోసం మనం సాధారణంగా ఏమి చేయాలి మేము ఈ ప్రత్యేక రీజియన్ లో చాలా అన్ స్టేబుల్ రీజియన్ గా ఎంచుకుంటాము కాబట్టి మీరు దాని గురించి ఆలోచించగలిగే ఒక ప్రశ్నను అడగనివ్వండి a b c d లో అత్యంత అన్ స్టేబుల్ పాయింట్ అయిన పాయింట్ a పాయింట్ b పాయింట్ c పాయింట్ d అని చెప్పండి కాబట్టి అసలు సమాధానం d ఎందుకంటే ఇది ఇక్కడ అన్ స్టేబుల్ రీజియన్ లోపల లోతుగా ఉంది మీరు నిజంగా బాగా చెప్పవచ్చు a కూడా అన్ స్టేబుల్ గా ఉంటుంది b కూడా అన్ స్టేబుల్ గా ఉంటుంది c కూడా అన్ స్టేబుల్ గా ఉంటుంది మనం ఈ పాయింట్లను ఎందుకు తీసుకోము దీనికి కారణం బాహ్య కారకాల వల్ల బయాసింగ్ కండీషన్ మారవచ్చు మీరు ఉపయోగించిన బాహ్య కాంపోనెంట్స్ వాటికి టోలెరెన్సు విలువను కలిగి ఉండవచ్చు మరియు ఈ పరికరాల పరామితి కూడా బ్యాచ్ నుండి బ్యాచ్ వరకు మరియు లాట్ నుండి లాట్ వరకు మారవచ్చు కాబట్టి మీరు చాలా అన్ స్టేబుల్ గా ఉండే పాయింట్ను తీసుకునే ఆసిలేటర్ డిజైన్ కు ఇది ఎల్లప్పుడూ మంచిది నేను ఆసిలేటర్ డిజైన్ గురించి చర్చించడానికి ఇది మరింత స్పష్టమైనది గా ఉంటుంది కానీ యాంప్లిఫైయర్ కోసం ఈ ప్రత్యేక రీజియన్ నివారించేందుకు మరియు Γs విలువ ను వీలైనంత దూరంగా తీసుకోండి అదేవిధంగా ఈ ప్రత్యేక స్థలం నుండి దూరంగా ఇక్కడ ΓL విలువలను తీసుకోండి ఇప్పుడు మనం కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ ని చూడబోతున్నాం కాబట్టి మొదట యూనీలేటరల్ కేసుతో ప్రారంభమవుతుంది కాబట్టి యూనీలేటరల్ కేసు కోసం ఇది Gtu యొక్క వ్యక్తీకరణ మరియు ఇది Gtu max యొక్క వ్యక్తీకరణ సాధారణంగా చెప్పాలంటే ఇచ్చిన గెయిన్ కోసం మేము ఒక యాంప్లిఫైయర్ డిజైన్ చేయవలసి ఉంటుందని పేర్కొనబడుతుంది కాబట్టి కావలసిన Gtu గెయిన్ కోసం మనం ఏమి చేస్తామో చెప్పండి మేము gs మరియు gl యొక్క విలువను ఎన్నుకుంటాము మనం ఎందుకు విడిగా ఎంచుకుంటాము ఎందుకంటే ఇది ఇన్పుట్ వైపు సూచిస్తుంది ఇది అవుట్పుట్ వైపు సూచిస్తుంది కాబట్టి మేము ఇన్పుట్ వైపు మరియు అవుట్పుట్ వైపు కోసం విడివిడిగా ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను డిజైన్ చేయవచ్చు కానీ మీరు మొదట ఇది కొనసాగడానికి ముందు మీరు gsmax మరియు glmax అంటే ఏమిటో తెలుసుకోవాలి మరియు మొత్తం Gtumax ఏమిటి కాబట్టి కోరుకున్న Gtu గెయిన్ Gtumax కంటే తక్కువగా ఉండాలి Gtumax 12 dB అని అనుకుందాం మరియు సమస్య చెబితే మీరు 13 dB యొక్క గెయిన్ కోసం డిజైన్ చేయవలసి ఉంటుంది అది సాధ్యం కాదు కాబట్టి Gtu max యొక్క విలువను లెక్కించడం చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు కావలసిన గెయిన్ కంటే గరిష్ట గెయిన్ ఎక్కువ అని మీకు తెలిస్తే gs మరియు gl విలువను ఎంచుకోండి కాబట్టి తరువాతి దశ మీరు నార్మలైజ్డ్ gs కనుగొనటంఇది gns ఇది gs డివైడెడ్ బై gsmax కు సమానం అదేవిధంగా gnl అనేది gl డివైడెడ్ బై glmax కాబట్టి ఈ వ్యక్తీకరణలో మనం gsmax విలువను ప్రతిక్షేపిస్తామునిజానికి మనం gns కి సమానమైన gs ను కనుగొనవచ్చు ఎందుకంటే gsmax అనేది 1 డివైడెడ్ బై ఈ టర్మ్ ఇది ఇక్కడ న్యూమరేటర్ లోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు gns ఈ ప్రత్యేక పదానికి సమానం ఇది ఇక్కడ నుండి వస్తోంది మరియు ఈ టర్మ్ gsmax టర్మ్ అనుగుణంగా ఉంటుంది ఈ వ్యక్తీకరణ లో తెలియనిది Γs మాత్రమే ఇతర విలువలు తెలిసిన S11 మరియు gns తెలుసు అంటారు కాబట్టి మేము ఈ ప్రత్యేక సమీకరణాన్ని Γs కోసం పరిష్కరిస్తాము తద్వారా కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ వస్తుంది కాబట్టిΓs ను Γs c 2 r 2 రూపంలో కనుగొనడం కోసం మునుపటి సమీకరణాన్ని పరిష్కరించడం వలన cgs మరియు rgs వ్యక్తీకరణలను పొందండి అదేవిధంగాలోడ్ కోసం మేము cgl మరియు rgl వ్యక్తీకరణలను పొందుతాం కాబట్టి సోర్స్ కోసం సెంటర్ కి మరియు కాన్స్టెంట్ గెయిన్ యొక్క రేడియస్ కి ఇవి వ్యక్తీకరణలులోడ్ కోసం సెంటర్ కి మరియు కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ యొక్క రేడియస్ కి ఇవి వ్యక్తీకరణలు గరిష్ట గెయిన్ కోసం g ns 1 యొక్క ప్రత్యేక కేసును చూద్దాం అంటే నార్మలైజ్ విలువ 1 మరియు మీరు g ns విలువను 1 కి సమానంగా ఉంచితే మనకు ఏమి లభిస్తుందో చూద్దాం కాబట్టి cgs ఇక్కడ 1 కి సమానంగా ఉంటుంది మరియు ఈ టర్మ్ 1 1 కాబట్టి అది 0 అవుతుంది కాబట్టి ఈ టర్మ్ 0 అవుతుంది cgs విలువ Sకు సమానంగా ఉంటుంది కాబట్టి gs 1 అయినప్పుడు r కి ఏమి జరుగుతుందో చూద్దాం ఇది 1 1 అవుతుంది కాబట్టి ఆ టర్మ్ 0 అవుతుంది ఇది 1 1 అవుతుంది ఈ టర్మ్ 0 కానీ డినామినేటర్ 1 0 అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం 0 కి సమానంగా మారుతుంది ఇది గరిష్ట గెయిన్ కోసం Γs విలువ S కు సమానంగా ఉండాలని మనకు తెలుసు మరియు అది సింగిల్ పాయింట్ అవుతుంది కాబట్టి గరిష్ట గెయిన్ కోసం ఈ వ్యక్తీకరణ కు ఈ సరళమైన రూపం వస్తుంది ఇక్కడ g ns యొక్క ఇతర విలువలకు మనం cgs మరియు rgs ను లెక్కించాలి అదే విధంగా లోడ్ వైపు వ్యక్తీకరణను పొందవచ్చు కాబట్టి లోడ్ కోసం కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్ యొక్క సెంటర్ మరియు రేడియస్ యొక్క వ్యక్తీకరణలు ఇవి S12 విలువ 0 లేకపోతే ఏమి జరుగుతుందో మీరు తదుపరి అధ్యాయం లో చూస్తారుS12 విలువ 0 కి సమానం కాకపోతే ఎలాంటి ఎర్రర్ పొందవచ్చు మరియు ఆపై మేము ఒక యాంప్లిఫైయర్ డిజైన్ యొక్క పూర్తి ఉదాహరణను చూస్తాము చాలా ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం బై